కాబట్టి అందరికి తిరిగి స్వాగతం ఇది ఇంటిగ్రల్ గణన లేదా ఇంటిగ్రల్ కాలిక్యులస్ డబుల్ ఇంటిగ్రల్స్ కి సంబంధించిన ఉపన్యాసం సంఖ్య 29 మరియు ప్రత్యేకంగా మనం ఈ ఉపన్యాసంలో ఇంటిగ్రేషన్ ఆర్డర్ మార్పుపై దృష్టి పెడతాము కాబట్టి మునుపటి ఉపన్యాసం నుండి గుర్తుకు తెచ్చుకోవడానికి మనం కొంత సాధారణ రేఖా గణితం ద్వారా వెళదాము మరియు ఉదాహరణకు మీరు f ఫంక్షన్ యొక్క దీర్ఘచతురస్రాకార డొమైన్ని తీసుకుంటే ఈ ఇంటిగ్రల్ డబుల్ ఇంటిగ్రల్ సింగల్ ఇంటిగ్రల్ లని 2 సార్లు పునరావృతం చేయడం ద్వారా మనం విశ్లేషించవచ్చు కాబట్టి మనం ఈ ఫంక్షన్ని ఈ dx ద్వారా ఇంటిగ్రేట్ చేయవచ్చు మరియు x కొరకు లిమిట్ a నుండి b కి వెళ్తుంది కాబట్టి ముందుగా x కి సంబంధించి సింగల్ ఇంటిగ్రల్ గా అంచనా వేయండి మరియు ఇది y యొక్క ఫంక్షన్ అవుతుంది ఇది ఇంటిగ్రేట్ చేయబడుతుంది మరియు రెండవది y కి సంబంధించినది కాబట్టి y యొక్క లిమిట్లు c నుండి d వరకు ఉంటాయి మనం వరుస క్రమాన్ని మార్చవచ్చు ఇక్కడ అంటే y కి సంబంధించి మనం ముందుగా ఇంటిగ్రల్ను అంచనా వేయవచ్చు ఇక్కడ y లిమిట్లు c నుండి d కి వెళ్తాయి ఆపై ముగింపులో మనం x కి సంబంధించి ఒకే ఇంటిగ్రల్ను విశ్లేషించవచ్చు మరియు ఆ సందర్భంలో లిమిట్ a నుండి b వరకు ఉంటుంది ∬DfxydAcdabfxydxdyabcdfxydydx మనం ఇతర డొమైన్లను కూడా చూశాము ఉదాహరణకు ఈ డొమైన్ y దిశలో v1 మరియు v2 ఫంక్షన్కి కట్టుబడి ఉంటుంది మరియు y దిశలో మనకు ఈ స్థిరమైన లిమిట్లు x నుండి a నుండి x విలువ b కి సమానం కాబట్టి ఈ పరిస్థితిలో ఇప్పుడు మనం మొదట ఇంటిగ్రేట్ చేయాలి లేదా అది సౌకర్యవంతంగా ఉంటుంది లేదా y దిశలో మొదట ఇంటిగ్రేట్ చేయడం సులభం మరియు y యొక్క లిమిట్ v1 నుండి ఈ v2 వరకు ఉంటుంది ఆపై x లిమిట్ కోసం మనకు a నుండి b వరకు ఉంటుంది ∬DfxydAabv1v2fxydydx కాబట్టి ఈ సందర్భంలో ఈ డబుల్ ఇంటిగ్రల్ మొదట లోపలి భాగం అవుతుంది కాబట్టి y కి సంబంధించి నేను చెప్పినట్లుగా v1x నుండి ఈ v2x వరకు ఉంటుంది మరియు తరువాత లేదా చివరిలో మనం x కి సంబంధించి లిమిట్లు a నుండి b వరకు ఉంటాయి లేదా ఉదాహరణకు ఈ డొమైన్ మాకు ఉంది కాబట్టి ఈ సందర్భంలో మనం x కి సంబంధించి ఇంటిగ్రల్ను ముందుగా పరిగణించాలి ఎందుకంటే x కోసం ఈ వేరియబుల్ లిమిట్లను విధించడం సులభం కాబట్టి x యొక్క లిమిట్ v1 నుండి v1 వరకు ఉంటుంది మరియు రెండవ దశలో y కి సంబంధించి మనం ఇంటిగ్రేట్ చేస్తాము కాబట్టి ఇక్కడ మనకు x కి సంబంధించి ఇంటిగ్రల్ ఉంటుంది లిమిట్లు v1 నుండి v1 వరకు ఉంటాయి మరియు వెలుపలి భాగం c నుండి d వరకు లిమిట్లను కలిగి ఉంటుంది ∬DfxydAcdv1v2fxydxdy కాబట్టి మనం దీర్ఘచతురస్రాకార డొమైన్ కలిగి ఉన్నప్పుడు ఈ సాధారణ స్థితుల కోసం మనం x కి సంబంధించి ముందుగా లెక్కించినా లేదా y కి సంబంధించి లెక్కించిన లిమిట్లను మార్చుకోవడం చాలా సులభం కానీ ఉదాహరణకు మనకు అలాంటి డొమైన్లు ఉన్నప్పుడు ఈ చిత్రంలో లేదా మరొకదానిలో ఏది సౌలభ్యం అని మనం చూడాలి కాబట్టి మొదటి దానిలో మనం మొదటగా x కి సంబంధించి ఆపై y కి సంబంధించి ఇంటిగ్రేట్ చేయాలి రెండవ సందర్భంలో x కి సంబంధించి మరియు తరువాత y కి సంబంధించి ఇంటిగ్రేట్ చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ వరస క్రమం యొక్క సౌలభ్యాన్ని మనం చూడగలిగే పరిస్థితి ఇది ఇక్కడ ఇంటెగ్రాండ్ ని తీసుకున్నట్లైతే y కి సంబంధించి ఇంటిగ్రల్ సులభమైనదా లేదా x కి సంబంధించి మొదట సులభమైనదా ఇంటిగ్రల్ను బట్టి ఇతర కారణాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఈ విషయం పైన ఇక్కడ చర్చ జరుగుతుంది కాబట్టి ఉదాహరణకు ఇది తీసుకున్నట్లైతే కాబట్టి మనం ఆర్డర్ని ఎందుకు మారుస్తాం అనే ప్రశ్న ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఉదాహరణ నుండి చాలా స్పష్టంగా కనిపించే ఒక కారణం y0axyaxx2y2dxdy మనకు x కి సంబంధించి లోపలి xx2y2 మరియు x కి లిమిట్లు y నుండి a కి వెళ్తాయి కాబట్టి x అనేది y నుండి x కి సమానంగా ఉంటుంది ఇది లోపలి ఇంటిగ్రల్ లిమిట్ మరియు బయటి దాని కోసం y అనేది 0 నుండి y కి సమానం a కి సమానం ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఇచ్చిన క్రమంలో x కి సంబంధించి మనం ఇక్కడ ఇంటిగ్రేట్ చేస్తే అప్పుడు ఏమి జరుగుతుంది మనం ఇక్కడ ఇంటిగ్రెండ్లో 12 లాగా పరిగణించాలి మరియు అప్పుడు మనకు 2xx2y2 ఉంది ఇది మన ఇంటిగ్రేండ్ ఆపై ఇంటిగ్రల్ x కి అనుసరించి y నుండి a వరకు మరియు y కి సంబంధించి 0 నుండి a వరకు మనకు dx dy ఉంది కాబట్టి x కి సంబంధించి ఇది లాగరిథమిక్ ఫంక్షన్లు కాబట్టి మనం ln x2y2 యొక్క ఇంటిగ్రల్ని సగానికి కలుపుతాము మరియు తర్వాత మనం ఇప్పుడు x నుండి y నుండి a వరకు లిమిట్లను కూడా పెట్టాలి ఆపై వెలుపలి ఒకటి 0 నుండి a మరియు మనకు dy ఉంటుంది కాబట్టి ఇది y యొక్క ఫంక్షన్ అవుతుంది ఇప్పుడు ఇది ln a2y2 అవుతుంది ఆపై ఇక్కడ మనకు మైనస్ ln కూడా ఉంటుంది కాబట్టి పాయింట్ ఇప్పుడు ఈ ఫంక్షన్నుln a2y2 లేదా ఈln సమాకలన పరచడం చాలా కష్టం కానీ మనం ఇక్కడ ఏమి గ్రహిస్తాము మీరు ఇంటిగ్రేషన్ ఆర్డర్ని మార్చినట్లయితే దీనిని లెక్కించడం చాలా సులభం అవుతుంది కాబట్టి మీరు ఇంటిగ్రేషన్ ఆర్డర్ని మార్చినట్లయితే ఇంటిగ్రేషన్ డొమైన్కి రేఖా చిత్రం వేయడానికి మొదటి దశ ఎల్లప్పుడూ ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ పరిస్థితిలో మన దగ్గర ఉన్నది ఏమిటి ఇది మనకు ఉంది ఇది x అక్షం అని చెప్పండి మరియు ఇక్కడ ఈ y అక్షం ఉంది కాబట్టి లోపలి ఈ లిమిట్ x నుండి వెళ్ళేది y కి సమానం కాబట్టి ఇక్కడ x అనేది y కి సమానం మరియు ఇది లోపలి ఇంటిగ్రల్ x నుండి వెల్లునట్టిది y కి సమాన స్థిరమైన లిమిట్ a కాబట్టి y నుండి a కి x వెళుతుంది కాబట్టి మనం ఈ రేఖ నుండి మొదలుపెడతాము మరియు అది a వరకు వెళ్తుంది కాబట్టి ఇది ఇక్కడ బిందువు a అని చెప్పండి కాబట్టి a కి ఈ x సమానం మరియు సహజంగా ఇది కూడా ఒక a పాయింట్కి y సమానం కాబట్టి ఇక్కడ ఈ లిమిట్ y నుండి x వెళుతుంది కాబట్టి ఈ పాయింట్ x కి ఈ రేఖ a కి సమానం కాబట్టి ఇది ఇప్పుడు మా విషయంలో ఇంటిగ్రేషన్ డొమైన్ మరియు మీరు ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చాలనుకుంటే ఈ చిత్ర ఆకారము ఇప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మనం ఏమి పొందబోతున్నాం మనం సహజంగా అదే ఇంటెగ్రాండ్ ను కలిగి ఉండబోతున్నాము ఆపై ఇక్కడ dy మరియు dx కాబట్టి క్రమ వరుస మార్చబడుతుంది కాబట్టి ముందుగా మనం y కి పరిమితిని ఇక్కడ స్థిరపరచాలి కాబట్టి y లిమిట్ కోసం ఇప్పుడు మనం y దిశలో ఒక రేఖ ద్వారా వెళ్తాము మరియు అది ఎక్కడ ప్రవేశిస్తుందో మరియు డొమైన్ని ఎక్కడ వదిలివేస్తుందో చూద్దాం కాబట్టి ఇది మొత్తం డొమైన్ని కప్పిపుచ్చడానికి ఎల్లప్పుడూ ఇక్కడ ప్రవేశిస్తుంది ఈ y వద్ద ఇది 0 కి సమానంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ లిమిట్ 0 కి y సమానంగా ఉంటుంది మరియు ఇది y ఉన్న ఈ రేఖ వద్ద డొమైన్ని వదిలివేస్తుంది కాబట్టి y నుండి 0 కి సమానం x కి y సమానం x నుండి వచ్చే లిమిట్ x నుండి 0 కి x సమానంగా ఉంటుంది ఇది x కి a సమానం కాబట్టి x అనేది 0 నుండి a కి సమానం కాబట్టి ఈ విధంగా మనం ఇప్పుడు పరిమితిని x 0 నుండి a కి మార్చాము మరియు y ఈ 0 నుండి x కి వెళుతుంది ఇప్పుడు మనం దీనిని ఇంటిగ్రేట్ చేయవచ్చు ఎందుకంటే మనం ఇంటిగ్రేట్ చేసినప్పుడు y కి సంబంధించి ఇది సులభంగా ఉంటుంది ఇది x కి స్థిరంగా ఉంటుంది కాబట్టి మాకు 1x2y2పదం ఉంది కాబట్టి మనం ఇక్కడకు దీని ద్వారా వెళ్దాం కాబట్టి ఇప్పుడు మన దగ్గర ఏమి ఉంది ఇంటిగ్రల్ క్రమాన్ని మార్చిన తర్వాత మనకు ఇది ఉంది ఈ y 0 నుండి x కి వెళ్తుంది మరియు 0 నుండి a కి x వెళుతుంది కాబట్టి లోపలి భాగాన్ని ముందుగా ఇంటిగ్రల్ పరిచేటప్పుడు మనం బయటిదాన్ని పరిష్కరించాము కాబట్టి 0 నుండి a వరకు x మరియు లోపలి కోసం మనం ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి 1x2y2అనేది 1xyx ఇస్తుంది y కి సంబంధించి ఆపై y కి 0 నుండి x మరియు బాహ్య ఇంటిగ్రల్ x కి లిమిట్ ఉంటుంది కాబట్టి ఈ x రద్దు చేయబడుతుంది మరియు మాకు yx ఉంటుంది అది 0 నుండి a వరకు ఉంటుంది కాబట్టి మనం 4 0 వేసినప్పుడు ఎగువ పరిమితిని టాన్ విలోమం చేయండి కాబట్టి 0 0 ఆపై ఈ dx కాబట్టి మనకు ఇక్కడ 4 ఉంది ఆపై ఈ ఇంటిగ్రల్ 0 నుండి a dx వరకు కేవలం x ఉంటుంది మరియు ఎగువ లిమిట్ మనకు a ని ఇస్తుంది కాబట్టి అది ఇంటిగ్రల్ విలువ కాబట్టి మీరు ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చకపోతే ఈ వరుస క్రమం మార్పు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంటిగ్రేషన్ ఆర్డర్ని మార్చడం ద్వారా డైరెక్ట్ ఇంటిగ్రల్ ను లెక్కించడం కష్టం ఇది విలువ 4a గా మారింది ఈ ఇంటిగ్రల్ విలువ 4a గా మారింది కాబట్టి మనం మరికొన్ని సమస్యలను పరిశీలిస్తాము మనం దీనిని అనగా 01yx22 xxydydx గురించి చర్చిద్దాం మరియు మనం ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చాలనుకుంటున్నాము మరియు ఈ సందర్భంలో మా ఇంటిగ్రేండ్ కేవలం xy అయితే మనం విశ్లేషించాలనుకుంటున్నాము కాబట్టి మనం మొదట y కి సంబంధించి విభేదిస్తున్నామా లేదా x కి సంబంధించి సంక్లిష్టత స్థాయి ఎక్కువ లేదా తక్కువ ఒకేలా ఉంటుందా అనేది ముఖ్యం కాదు కాబట్టి మళ్లీ ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చడానికి మనం ఇక్కడ డొమైన్ను చిత్రీకరణ చేయాలి కాబట్టి ఈ సందర్భంలో మన దగ్గర ఏమి ఉంది మాకు ఈ x అక్షం ఉంది మరియు అక్కడ y అక్షం ఉంది మరియు మనం ఇప్పుడు దీనిని గీయాలనుకుంటున్నాము కాబట్టి ఈ y విలువ x2 నుండి మరియు y వరకు 2 x కి సమానంగా ఉంటుంది కాబట్టి y అనేది x2 కి సమానం ఇక్కడ ఈ పరబోలా కాబట్టి మనకు y అనేది x2 కి సమానం మరియు అప్పుడు మనకు రేఖ ఉంటుంది మాకు y అనే రేఖ 2 x కి సమానం

కాబట్టి x విలువ 0 అయినప్పుడు y ఎక్కడో 2 మరియు ఈ y విలువ 0 అయినప్పుడు x మళ్లీ 2 అవుతుంది కాబట్టి ఇది y అనే రేఖ 2 x కి సమానం కాబట్టి ఆసక్తి ఉన్న ప్రాంతం ఇక్కడ ఉంటుంది ఎందుకంటే x2 నుండి y వెళుతుంది కాబట్టి ఈ పారాబోలా 2 x కాబట్టి ఇది మా ఇంటిగ్రేషన్ ప్రాంతం మరియు ఇప్పుడు మనం సులభంగా క్రమ వరుస లేదా ఆర్డర్ ని మార్చుకోవచ్చు కానీ ఈ ఖండన బిందువు ఏమిటో తెలుసుకోవడానికి ముందు ఇక్కడ y మనం x2 ను 2 x కి సమానం చేసినట్లైతే మరియు అప్పుడు మనకు x2x 2 ఉంటుంది అంటే మాకు x 2 మరియు x2 మరియు విలువలు 0 కి సమానం కాబట్టి మాకు ఇక్కడ x 1 2 బిందువు ఉంది కాబట్టి 1 కి x సమానం ఇది x అనేది 1 కి సమానం మరియు y కూడా 1 కాబట్టి ఇక్కడ ఈ ఖండన భిందువు 11 x విలువ 1 మరియు y విలువ 1 మరియు ఈ సమయంలో ఇక్కడ y విలువ 2 2 కాబట్టి y విలువ 2 మరియు ఇక్కడ x విలువ 2 మరియు y విలువ 0 అవుతుంది కాబట్టి మనం ఇప్పుడు ఆర్డర్ని మార్చగల అన్ని కోఆర్డినేట్లు లేదా భుజ సముదాయాలు మా వద్ద ఉన్నాయి కాబట్టి ఇది 0 నుండి 1 వరకు ఉంది మరియు ఇప్పుడు మనం xy మరియు dx dy ఆర్డర్ ను పొందాలనుకుంటున్నాము కాబట్టి ముందుగా x కి సంబంధించి కాబట్టి x కి సంబంధించి మనం ఈ x అక్షానికి సమాంతరంగా గీతను గీయాలి మరియు అది ఎక్కడ ప్రవేశిస్తుందో మరియు డొమైన్ని వదిలివేస్తుందో చూడండి కాబట్టి ఈ సందర్భంలో ఇది ఎల్లప్పుడూ ప్రవేశిస్తుంది x ద్వారా సున్నా రేఖకు సమానం కాబట్టి ఇక్కడ x అనేది పరిమితిగా 0 కి సమానం మరియు అప్పుడు మనకు ఇక్కడ ఎగువ లిమిట్ ఉంది ఈ xy వరకు 1 కి సమానం మనకు x లిమిట్ ఎల్లప్పుడూ ఉంటుంది అనగా x ద్వారా సమానంగా ప్రవేశిస్తుంది మరియు ఈ y ద్వారా వెళ్లిపోతుంది అనేది x2 కి సమానం అంటే x అనేది y కి సమానం కాబట్టి ఇక్కడ x అనేది 0 నుండి ఈ పారాబోలాకు వెళుతుంది ఇది y వరకు ఉంటుంది ఇది yకి సమానం 1 మరియు y భిందువు వరకు 1 కి సమానంగా ఉంటుంది కాబట్టి 0 నుండి 1 కి y వెళుతుంది కాబట్టి ఈ సమయం వరకు మనకు ఇది ఉంది మరియు తరువాత మనకు మరో భాగం ఉంటుంది ఎందుకంటే 1 నుండి 2 కి y వెళ్లినప్పుడు x యొక్క లిమిట్లు 0 నుండి ఈ రేఖ వరకు ఉంటాయి అంటే 1 నుండి 2 కి y వెళ్ళినప్పుడు x యొక్క లిమిట్లు మళ్లీ 0 నుండి 2 y కి ఉంటాయి కానీ ఇప్పుడు అది రేఖ నుండి నిష్క్రమించడానికి ఉనికిలో ఉంది అంటే అక్కడ x అనేది 2 y కాబట్టి ఈ 2 y మరియు ఇంటిగ్రేండ్ dx dy కాబట్టి మాకు ఇప్పుడు రెండు భాగాలు ఉన్నాయి 0 నుండి 1 కి y వెళ్తున్న ఒకటి అంటే ఈ డొమైన్ ఇక్కడ ఈ డొమైన్ మరియు మరొకటి 1 నుండి y వరకు ఉన్న ఎగువ y ఒకటి 1 నుండి 2 వరకు ఉంటుంది ఇక్కడ 0 నుండి 2 y కి x వెళుతుంది y01x0yxydxdyy12x02 yxydxdy కాబట్టి ఈ ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చిన తరువాత ఈ రెండు ఇంటిగ్రల్ల పరిస్థితి మాకు ఉంది కాబట్టి మనం ఈ ఇంటిగ్రల్ను విడిగా విశ్లేషిస్తాము మరియు అప్పుడు ఇంటిగ్రల్ విలువను కనుగొనవచ్చు కాబట్టి ఇక్కడ మొదటి ఇంటిగ్రల్ను పరిగణనలోకి తీసుకుంటే 0 నుండి 1 కి y వెళుతుంది మరియు 0 నుండి y కి x వెళుతుంది కాబట్టి మొదటి ఇంటిగ్రల్ లు కాబట్టి 0 నుండి 1 ఆపై ఇక్కడ x కి సంబంధించి కాబట్టి y మరియు x కి సంబంధించి మనం x ను ఇంటిగ్రేట్ చేసినప్పుడు ఇది x22 అవుతుంది మరియు x కి 0 నుండి y కి లిమిట్లు పెట్టాలి మరియు ఇది ఇక్కడ dy కాబట్టి 0 నుండి 1 వరకు మరియు y కింద హారము 2x2 కలిగివుంటే y 0 పెట్టినప్పుడు మళ్లీ y అవుతుంది కాబట్టి మాకు y మరియు ఈ dy ఉన్నాయి కాబట్టి మన దగ్గర 12y2 ఉంది ఇది 13y3 అవుతుంది మరియు మనం లిమిట్ 1 పెట్టినప్పుడు అది 1 అవుతుంది కాబట్టి మనం ఇక్కడ 16 విలువను పొందుతాము కాబట్టి మొదటి ఇంటిగ్రల్ విలువ 16 మరియు తరువాత మనం రెండవ ఇంటిగ్రల్ y12x02 yxydxdy ని మళ్లీ విశ్లేషించవచ్చు కాబట్టి ఇక్కడ 1 నుండి 2 వరకు y ఉంటుంది మరియు రెండవ ఇంటిగ్రల్ 0 నుండి 2 y వరకు x ఉంటుంది కాబట్టి ఇప్పుడు x కోసం x22 ఉంటుంది మరియు లిమిట్లు 0 నుండి 2 y వరకు ఉంటాయి మరియు అప్పుడు మనకు dy ఉంటుంది కాబట్టి ఇది 1 నుండి 2 కి సమానం మన దగ్గర 2 ఆపై x2 కాబట్టి 2 y2 ఆపై మైనస్ 0 కాబట్టి మనం ఈ dy కలిగి ఉన్నాము కాబట్టి 12 మరియు ఇది 1 నుండి 2 కాబట్టి మనం ఇక్కడ గుణించాలి కాబట్టి మనం ఈ 12124y 4y2y3 dyని పొందుతాము కాబట్టి ఇప్పుడు మనం ఈ 4y ని మరియు ఇది 4y2 ని సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు ఆపై మనకు ఈ y3 పదం 12 తో ఉంది మరియు ఈ మూల్యాంకనం మనం ఇంటిగ్రల్ చేసినప్పుడు ఇది 524 అవుతుంది కాబట్టి 524 మనం ఇక్కడ జోడించాలి కాబట్టి ఈ 524 ను మనం జోడిస్తే 38 గా మారుతుంది కాబట్టి ఈ ఇంటిగ్రల్ విలువ 38 మరియు మనం ఈ సందర్భంలో అవసరం లేని ఇంటిగ్రేషన్ క్రమ వరుస మార్పు ఆలోచనను మళ్లీ ఉపయోగించాము ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చడం ద్వారా మరింత క్లిష్టంగా ఉంటుంది ఎందుకంటే మనం ఇప్పుడు రెండు డొమైన్లను ఒకటి y నుండి మరియు మరొకటి 1 నుండి వచ్చింది కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో ఆర్డర్ను మార్చడం ఖచ్చితంగా అవసరం లేదు ప్రత్యక్ష మూల్యాంకనం సులభంగా ఉండేది కానీ ఇంటిగ్రేషన్ క్రమాన్ని ఎలా మార్చాలో తెలుసుకోవడానికి ఇక్కడ విలోమం ఇప్పుడు ఇది సమస్య సంఖ్య 2 ఇక్కడ మనం మళ్లీ ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చి y0ax0a xyln xa x a2dxdy మూల్యాంకనం చేయాలి మరియు నిజానికి ఈ సందర్భంలో ఇంటిగ్రేషన్ ఆర్డర్ మార్పు అవసరం ఎందుకంటే మనం x కి సంబంధించి ముందుగా పరిగణించినట్లయితే ఈ ఇంటిగ్రేండ్ x కి సంబంధించి ఇంటిగ్రేట్ చేయడానికి చాలా క్లిష్టంగా ఉంటుంది కానీ మీరు ఆర్డర్ని మార్చినట్లయితే కాబట్టి మీరు మొదట ఇక్కడ dy ని కలిగి ఉంటారు మనం dy కి సంబంధించి ఇంటిగ్రేషన్ చేస్తాము మరియు ఆ సందర్భంలో మాకు ఈ y మాత్రమే ఉంది కాబట్టి ఆర్డర్ని మార్చడం ద్వారా మనం నేరుగా ఇంటిగ్రేండ్ని చూడవచ్చు ఈ ఇచ్చిన ఇంటిగ్రేండ్కు సంబంధించి మనం సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి ఆర్డర్ని మార్చడానికి మనం ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ ఆర్డర్ లేదా ఈ ఇంటిగ్రేషన్ డొమైన్ను ఇక్కడ గీయాలి కాబట్టి ఇక్కడ మనకు x అక్షం ఉంది y అక్షం మరియు 0 నుండి x వెళుతుంది కాబట్టి 0 నుండి ఈ బిందువుకు x వెళుతుంది కాబట్టి ఇది ఏమిటి a కు x సమానం కాబట్టి మనం దీనిని తీసుకుని మొత్తం చతురస్రాన్ని తీసుకుంటే అది అవుతుంది మరియు ఇది x a2 అని ఇది సూచిస్తుంది కాబట్టి ఇది ఇప్పుడు మనం మొదట గీయగలిగే వృత్తం కాబట్టి a కి x సమానం కాబట్టి ఇది కేంద్రం a మరియు 0 అనేది కేంద్రం మరియు a మళ్లీ వ్యాసార్థం కాబట్టి ఇది ఇక్కడ ఎక్కడో ఉంటుంది కాబట్టి మనం లిమిట్ a యొక్క వృత్తాన్ని కలిగి ఉన్నాము మరియు ఇప్పుడు ఇంటిగ్రల్ లిమిట్లను పరిశీలిస్తే కాబట్టి x కోసం ఇది 0 నుండి సర్కిల్కు వెళుతుంది కాబట్టి 0 నుండి సర్కిల్కి మరియు y దిశలో అది సరిగ్గా y కి వెళుతోంది ఈ సర్కిల్ యొక్క వ్యాసార్థానికి సమానం కాబట్టి ఇది ఇక్కడ ఉన్న చిన్న ప్రాంతం ఆ క్రమం ఈ ఇంటిగ్రేషన్ యొక్క ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతం క్రమం ఈ ఇంటిగ్రేషన్ యొక్క ప్రాంతం ఈ dy మనం ఏకీకరణ క్రమాన్ని మార్చినప్పుడు ఏమి జరుగుతుందో మనం ఇప్పుడు చూడాలి కాబట్టి మనం క్రమాన్ని మార్చినట్లయితే కాబట్టి ముందుగా మనం dy కోసం లిమిట్లను పరిష్కరించాలి కాబట్టి ఇంటిగ్రేండ్ అలాగే ఉంటుంది మరియు తరువాత dx తో ఉంటుంది కాబట్టి y కోసం మారుతున్నప్పుడు మనం ఇప్పుడు y అక్షానికి సమాంతరంగా ఒక గీతను గీయాలి మరియు అది ఎక్కడ డొమైన్లోకి ప్రవేశిస్తుందో మరియు డొమైన్ నుండి ఎక్కడ నుండి నిష్క్రమిస్తుందో చూడాలి కాబట్టి y కోసం ఇప్పుడు మొత్తం డొమైన్ను కవర్ చేయడానికి ఇక్కడ ఏ సమయంలోనైనా సర్కిల్ ద్వారా ప్రవేశిస్తోంది కాబట్టి సర్కిల్ ద్వారా ప్రవేశించడం కాబట్టి ఇక్కడ ప్రశ్న ఏమిటి కాబట్టి y అనేది ya2 x a2 ఇది y యొక్క కనిష్ట పరిమితి మరియు అది y నుండి ఉనికిలో ఉంటుంది a కి సమానం కాబట్టి ఇది y అనేది ఎగువ బిందువుకు సమానం ఇప్పుడు x దిశ కోసం ఇది ఇప్పుడు x నుండి 0 కి సమానం మరియు x కి a కి సమానం ఎందుకంటే ఈ పంక్తులు x నుండి 0 కి x కి సమానంగా ఉంటాయి a కి సమానం కాబట్టి ఇది ఇంటిగ్రల్ యొక్క బాహ్య పరిమితి కాబట్టి మనం ఇక్కడ ఆర్డర్ను సులభంగా మార్చాము మరియు ఇప్పుడు లోపలి భాగం y నుండి ya2 x a2 కి సమానంగా a కి y సమానంగా ఉంటుంది మరియు లోపలి భాగం x నుండి 0 కి x కి సమానంగా ఉంటుంది Ix0aya2 x a2axyln xa x a2dydx కాబట్టి y కి సంబంధించి లోపలి భాగం కోసం మనం దీనిని కలిగి ఉన్నాము మరియు తరువాత x కి సంబంధించి కూడా మనం కలిగి ఉన్నాము కాబట్టి ఇప్పుడు మనం లోపలి భాగాన్ని సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి y కి సంబంధించి దీనిని ఇంటిగ్రేట్ చేయడం వలన అక్కడ కేవలం y చతురస్ర పదం ఉంటుంది కాబట్టి బాహ్య ఇంటిగ్రల్ 0 నుండి a వరకు ఉంటుంది ఆపై నేను y ని వదిలేస్తే ఇంటిగ్రల్ ఉంటుంది కాబట్టి మాకు 12xln xa x a2 ఉంది కాబట్టి ఇప్పుడు y2 కోసం పరిమితిని పెట్టడం కాబట్టి మాకు a2 a2 2 ఉంది కాబట్టి a2 a2 రద్దు చేయబడుతుంది అప్పుడు మన దగ్గర 2 ఉంటుంది మరియు ఆ మొత్తం దీనితో బయటకు వెళ్తుంది కాబట్టి I120axln⁡xadx మరియు ఇది ఇంటిగ్రల్ యొక్క ఫలితం మరియు ఇప్పుడు మనం ఈ బాహ్య ఇంటిగ్రల్ను కూడా విశ్లేషించవచ్చు I120axln⁡xadx 12a222a 120ax aa2xadx a2812ln a కాబట్టి ఇది a2812ln a ఈ ఇంటిగ్రల్ విలువ ఇప్పుడు ఈ సమస్య మనం ఇంటిగ్రేషన్ 01xxfxydydx క్రమాన్ని మార్చాలనుకుంటున్నాము కాబట్టి ఈ సందర్భంలో ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చడం ద్వారా మళ్లీ ఈ ప్రాంతాన్ని త్వరగా గీయండి మరియు ఈ x ఇక్కడ ఉంది మరియు మాకు y ఉంది కాబట్టి y అనేది x నుండి y కి వెళుతుంది అది x కి సమానం అనగా y2x కాబట్టి మనకు ఇక్కడ ఈ రేఖ ఉన్న పరబోలా ఉంది కాబట్టి y అనేది x లైన్కు సమానం y అనేది x లైన్తో సమానం మరియు మన దగ్గర y ఉంది 2 కి y సమానం x పారాబొలాకు సమానం కాబట్టి అవి x2 xవిలువ 0 కు సమానమైనవిగా ఉంటాయి కాబట్టి x మరియు కాబట్టి x 1 కాబట్టి ఈ పారాబోలా దీనిని కలిగి ఉంటుంది కాబట్టి ఇది y2 x మరియు ఇప్పుడు మీరు చూస్తే ఈ y లైన్ నుండి పరబోలాకు వెళుతుంది కాబట్టి ఇది ఇంటిగ్రేషన్ యొక్క ఆర్డర్ మరియు ఇప్పుడు మనం ఆర్డర్ను మార్చాలనుకుంటున్నాము కాబట్టి మనకు ఇప్పుడు f x y ఉంటుంది మరియు అక్కడ dx మరియు dy ఉంటుంది కాబట్టి మనం ముందుగా x పరిమితిని నిర్దేశిస్తాము కాబట్టి x కి సమాంతరంగా ఈ దిశలో మనం ఇక్కడ ఒక గీతను గీయాలి మరియు అది డొమైన్లోకి ఎక్కడ ప్రవేశిస్తుందో మరియు డొమైన్ నుండి నిష్క్రమించే చోట మనం చూశాము కాబట్టి ఇక్కడ ఎంట్రీ పాయింట్ మళ్లీ పరబోలా కాబట్టి x అనే లిమిట్ y2 నుండి ఉంటుంది మరియు ఇది ఖచ్చితంగా డొమైన్ని x y వద్ద వదిలివేస్తోంది కాబట్టి ఇక్కడ x y మరియు దిశలో కాబట్టి ఈ పాయింట్ 11 పాయింట్ మరియు ఇప్పుడు ఈ y దిశలో ఉంది కాబట్టి అటువంటి రేఖలు y నుండి 0 కి y కి 1 కు సమానంగా ఉంటాయి కాబట్టి ఇంటిగ్రల్ యొక్క క్రమం మార్పు కాబట్టి y యొక్క లిమిట్లు 0 నుండి 1 వరకు ఉంటాయి మరియు x లిమిట్ y2 నుండి y వరకు ఉంటుంది ఆపై fxydxdy అవుతుంది 01y2yfxydxdy కాబట్టి ఈ ఉపన్యాసానికి చివరి ఉదాహరణ అయిన మరొక ఉదాహరణ కాబట్టి మనం ఇప్పుడు మళ్లీ ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చాలనుకుంటున్నాము మరియు y కోసం మా లిమిట్ x స్క్వేర్ నుండి ఈ 4 a కి 3 కి మైనస్ x కి వెళుతుంది కాబట్టి మళ్లీ మనం ఈ ప్రాంతాన్ని ఇక్కడ గీయాలి కాబట్టి x అక్షం ఆపై y అక్షం ఇక్కడ ఉంది కాబట్టి ఈ y అనేది x చతురస్రం నుండి 4 a లేదా ఈ x చతురస్రం 4 y కి సమానంగా ఉంటుంది ఆపై ఎగువ లిమిట్ 3a వద్ద మైనస్ x వద్ద y ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడ లైన్ కాబట్టి ముందుగా ఈ గీతను గీద్దాం మరియు అది x అనేది 0 అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు 3a పాయింట్ ఉంది y అనేది 3a పాయింట్కి సమానం మరియు y కనుక 0 అయితే x అనేది 3 a కాబట్టి ఇక్కడ x విలువ 3 a కి సమానం కాబట్టి ఇది రేఖ మరియు ఇప్పుడు మనకు ఈ x వర్గం 4ay కి సమానం కాబట్టి అది పరబోలా x24ay కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం y కోసం లిమిట్లను పరిశీలిస్తే కాబట్టి y పరాబోలా నుండి రేఖకు వెళుతుంది కాబట్టి పరబోలా నుండి లైన్ వరకు y కి ఇది దిశ మరియు ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చాలనుకుంటున్నాము అంటే x దిశలో మనం x అక్షానికి సమాంతరంగా గీతను గీయాలి మరియు ఈ సమస్య వల్ల ఇక్కడ రెండు డొమైన్లు ఉంటాయని మనం ఇంతకు ముందు చర్చించిన పరిస్థితి ఉంది ఈ రేఖకి ముందు దిగువ డొమైన్లోని ఈ డొమైన్లో ప్రవేశించే భిందువు ఖచ్చితంగా x వద్ద 0 కి సమానం కానీ నిష్క్రమణ అనేది పరబోలా మరియు ఇక్కడ ఈ డొమైన్ ఎగువ భాగంలో ఈ ప్రవేశించే భిందువు ఈ x కి సమానం కానీ ఇక్కడ నిష్క్రమణ భిందువు మళ్లీ ఈ లైన్ కాబట్టి మీరు ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చాలనుకుంటే మనం ఇప్పుడు పరిగణించాల్సిన రెండు వేర్వేరు ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఈ మొదటి భాగం కోసం మనం ఇప్పుడు dx dy ని కలిగి ఉండాలనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ x కోసం x విలువ 0 నుండి 0 వెళుతూ మరియు ఈ పారాబోలాకు 4ay లేదా చదరపు 2ay వరకు వెళుతుంది మరియు ఈ సందర్భంలో ఇక్కడ 2a కి 0 గా వచ్చే ఈ పాయింట్ ఏమిటో కూడా మనం చూడాలి a లోకి 2a కాబట్టి ఈ xy వరకు a కి సమానం కాబట్టి 0 నుండి y వరకు a కి సమానం ఆపై a నుండి 3a కి ప్లస్ కాబట్టి y అనేది a నుండి 3a కి సమానం ఇప్పుడు ఈ x రేఖకు ఈ లైన్ కాబట్టి ఇక్కడ x మళ్లీ 0 నుండి వెళుతుంది మరియు y అయిన ఈ రేఖకి 3a x కి సమానం అంటే ఇక్కడ x అనేది 3a y మరియు అప్పుడు మనకు ఈ f x y మరియు dx మరియు dy ఉన్నాయి కాబట్టి ఈ ఇంటిగ్రల్ క్రమం యొక్క క్రమం ఈ రెండు ఇంటిగ్రల్ను పొందింది ఎందుకంటే మనం ఇప్పుడు డొమైన్ని రెండు భాగాలుగా విభజించాలి ఎందుకంటే ఈ x అక్షానికి సమాంతరంగా ఉన్న లైన్ ఒకటి నుండి మరొకదానికి అనుసరించబడదు కానీ ఇందులో ఈ x నుండి మనం కలిగి ఉన్న దిగువ డొమైన్ 0 ఈ పారాబోలాకు సమానం అయితే ఎగువ డొమైన్లో a కంటే y ఎక్కువ ఉన్నప్పుడు అది x కి సమానమైన x వద్ద మళ్లీ ప్రవేశించే పరిస్థితి ఉంది కానీ అది ఇప్పుడు నిష్క్రమిస్తుంది ఈ లైన్ y అనేది 3a x కి సమానం మరియు అందుకే మనం ఇంటిగ్రల్ను రెండు భాగాలుగా విడగొట్టాలి కాబట్టి ఇది మనం ఇక్కడ ఇప్పటికే a నుండి 3a మరియు 0 నుండి 3a y వరకు వ్రాసిన ఫలితం 0a02ayfxydxdya3a03a yfxydxdy కాబట్టి మనం ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చినప్పుడు ఏది ముఖ్యమో నిర్ధారణకు వస్తున్నామా అన్నింటిలో మొదటిది చాలా సందర్భాలలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇచ్చిన ఇంటిగ్రేండ్ ఆ క్రమంలో ఇంటిగ్రేషన్ చేయడం సాధ్యం కాదని మనం గమనించవచ్చు కాబట్టి ఇంటిగ్రేషన్ క్రమాన్ని మార్చడం ద్వారా ఇంటిగ్రేట్ చేయడం సులభం అవుతుంది అయితే దీని కోసం ఇంటిగ్రేషన్ ప్రాంతం యొక్క రేఖ చిత్రం చాలా ముఖ్యం మరియు డొమైన్ రేఖా చిత్రం వేసిన తర్వాత ఇంటిగ్రేషన్ పరిమితిని ఉంచడం చాలా సులభం అవుతుంది కాబట్టి ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మేము ఉపయోగించిన రిఫరెన్సులు లేదా సూచనలు ఇవి మీకు చాలా కృతజ్ఞతలు